Vs ను స్టెప్గా పరిగణిద్దాం 0 నుండి 5 వోల్టుల వరకు వెళ్తుంది Vc ఎలా ఉంటుంది కాబట్టి Vs 0 నుండి 5 వోల్టుల వరకు వెళ్తుంది V c ఎలా ఉంటుంది Vc 0 0 ఈ కెపాసిటర్ 0 ప్రారంభ స్థితిని కలిగి ఉంటుంది ఇప్పుడు మనము కెపాసిటర్ C లేకుండా చేసాము కెపాసిటర్ C వద్ద వోల్టేజ్ ఎంత స్టెప్ ను వర్తింపజేసిన తర్వాత Vc విలువ ఏమిటి కాబట్టి ఏదైనా చేసే ముందు Vc వద్ద 0 వోల్ట్ ఉంది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే స్టెప్ ను వర్తింపజేసిన తరువాత Vc విలువ ఏమిటి ఇప్పుడు ఇంతకుముందు మునుపటి సర్క్యూట్లో వివరించినట్లుగా కెపాసిటర్ వద్ద వోల్టేజీలలో ఆకస్మిక మార్పు ఉండదు మరియు అది 0 అని చెప్పాము కాబట్టి మొదట ఈ కెపాసిటర్ అంతటా మనకు వోల్టేజ్ ఉంది కాబట్టి మనకు స్టెప్ ను వర్తించే ముందు Vc10 మరియు Vc కూడా 0 గా ఉంది ఇప్పుడు ఈ వోల్టేజ్లో ఆకస్మిక లేదని చెబితే ఇతర వోల్టేజ్ లో ఆకస్మిక మార్పు ఉంటుంది అదే తార్కికం వర్తించదు కాబట్టి పరిష్కారం ఏమిటి మనకు ఇక్కడ సమస్యను అర్థం చేసుకున్నారు స్టెప్ తరువాత Vc 0 వద్ద ఉండలేదు కాబట్టి అది ఎలా ఉండాలి మరు విలువను ఎలా కనుగొంటారు ప్రారంభంలో ఈ రెండు ప్లేట్లలో ఛార్జ్ 0 గా ఉంది మరియు R ద్వారా వచ్చే కరెంట్ పరిమితంగా ఉంటుంది మరియు ఇది ఈ విషయాలను తక్షణమే మార్చదు కాబట్టి ఈ ప్లేట్లోని ఛార్జ్ ఆ ప్లేట్లోకి ఛార్జ్ వెళ్లడం ద్వారా మాత్రమే ఏదైనా తక్షణ మార్పు వస్తుంది మొదటి ఆకస్మిక మార్పు తర్వాత V c ఇంకా 0 అని అనుకుంటే అంటే పరిమిత కరెంట్ మాత్రమే దాని ద్వారా వెళుతుంది కానీ మొదట్లో 0 గా ఉన్న ఈ Vc1 5 వోల్ట్లకు మారుతుంది ఇది కెపాసిటర్ అంతటా ఉన్న వోల్టేజ్ కాబట్టి అంటే అక్కడ అనంతమైన కరెంట్ ఉంది కాబట్టి ఆ రెండింటినీ సమతుల్యం చేయలేము నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ కెసిఎల్ సమీకరణాన్ని ఉహించినట్లయితే రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ పరిమితంగా ఉంటుంది ఈ కెపాసిటర్ ద్వారా కరెంట్ పరిమితంగా ఉంటుంది మరియు దాని ద్వారా కరెంట్ అనంతంగా ఉంటుంది అది సమతుల్యతతో ఉండదు కాబట్టి ఈ Vc కొంత మొత్తంలో మారుతుంది కానీ Vs కు సమానం కాదు కాబట్టి Vc మరియు Vc1 రెండింటిలోనూ తక్షణ మార్పు ఉంది కాబట్టి వాస్తవానికి అక్కడకు వెళ్తున్న అనంతమైన కరెంట్ ఇది నిజంగా C1 కి వెళ్లే ఛార్జ్ ప్యాకెట్ ఇది C కి సమానం ఆ సమయంలో కెసిఎల్ సంతృప్తి చెందుతుంది దాని గురించి ఆలోచించటానికి మరొక మార్గం ఏమిటంటే ఈ dvs dt ఖచ్చితంగా ఇక్కడ అనంతం కాబట్టి దీనికి కూడా అనంతమైన విలువను కలిగి ఉండటం ద్వారా మాత్రమే సమతుల్యం పొందవచ్చు అంటే Vc ఆకస్మికంగా మారాలి ఇప్పుడు ఎంత మార్పు ఉంటుంది కాబట్టి C1 మరియు C అంతటా వోల్టేజ్ రెండూ ఆకస్మికంగా మారుతాయని ఇప్పటికే నిర్ధారించాము అంటే C1 మరియు C ద్వారా కరెంట్ రెండూ ఆ క్షణంలో మాత్రమే అనంతం దానికి ముందు కాదు కానీ R ద్వారా కరెంట్ పరిమితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కెసిఎల్ విషయానికొస్తే మనకు కొంత పరిమిత సహకారం మరియు రెండు అనంతమైనవిగా ఉన్నాయి కాబట్టి మనము రెసిస్టర్ను పూర్తిగా విస్మరించవచ్చు కాబట్టి తప్పనిసరిగా మనము ఈ రెసిస్టర్ ని తొలగించిన నెట్వర్క్ను పరిగణించి ఒక స్టెప్ ఇన్పుట్ వర్తింపచేసి పరిష్కరించవచ్చు ఇక్కడ ప్రారంభంలో దీనిపై ఛార్జ్ 0 మరియు దీనిపై ఛార్జ్ 0 ఉంటుంది స్టెప్ ని వర్తింపచేసిన తర్వాత దీని విలువ Vc అవుతుంది స్టెప్ వర్తింపచేసిన తర్వాత దీని యొక్క సంజ్ఞామానం 0 అని మనకు తెలుసు ఇది కాబట్టి దీని వద్ద ఛార్జ్ C × V c 0 మరియు దీని వద్ద ఛార్జ్ C 1 × V c0 Vs అవుతుంది అది ఈ ప్లేట్లోని ఛార్జ్ మరియు ఆ రెండు సమానమైనవి మరియు వ్యతిరేకంగా ఉంటాయి ఆ రెండు ఛార్జీల మొత్తం నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ ప్లేట్ల నుండి ఛార్జ్ మరెక్కడకు వెళ్ళదు ఆ రెండింటి మొత్తం ఇంకా 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ మొత్తాన్ని 0 కి సమానం చేస్తే Vc Vs C1 C1 C2 కెపాసిటర్ డివైడర్ × ఇన్పుట్ స్టెప్ ఇప్పుడు స్టెప్ ను లెక్కించడానికి మాత్రమే ఇది మంచిది తరువాత R ద్వారా ప్రవహించే కరెంట్ కారణంగా ఇందులో మార్పు ఉంటుంది మరియు మొదలైనవి C 3 నానో ఫారడ్ మరియు C1 2 నానోఫాడ్ దీని స్టెప్ ఎంత ఇది 2 వోల్ట్లకు చేరుకుంటుంది ఆ తరువాత ఏమి జరుగుతుంది అనుకుంటున్నారు స్థిరమైన స్థితి కి చేరుకున్నప్పుడు C వద్ద తుది విలువ ఏమిటి కెపాసిటర్లకు ప్రవాహాలు ప్రవహించనప్పుడు దీని తుది విలువ 5 వోల్ట్లు అని మనము అనుకుంటున్నాము కాబట్టి y ద్వారా కరెంట్ ద్వారా ప్రవహించడంలేదు అంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అని పరిగణించవచ్చు కాబట్టి మనకు Vs ఇక్కడ కనిపిస్తుంది దాని గురించి ఆలోచించడానికి మరొక మార్గం ఈక్వేషన్ నుండి అన్ని ఉత్పన్న పదాలు రద్దు అవుతాయి మరియు Vc విలువ Vs కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్పోనెన్షియల్గా 5 వోల్ట్లకు చేరుకుంటుంది మరియు సమయ స్థిరాంకం ఎంత ఉంటుంది R 1 కిలోΩ అయితే స్ధిరమైన సమయం 5 మైక్రో సెకన్లు 5 నానోఫరాడ్ × 1 కిలో Ω ఇది 5 మైక్రో సెకన్లు అవుతుంది కాబట్టి మనకు స్టెప్ ను వర్తింపజేస్తే కెపాసిటర్ వేవ్ ఫామ్ లో నిలిపివేతలు ఉండటం సాధ్యమే మరియు కెపాసిటర్ అంతటా లేదా కెపాసిటర్ల శ్రేణి కలయిక లో వోల్టేజ్ సోర్స్ ఉంటేనే ఇది జరుగుతుంది మరో మాటలో చెప్పాలంటే మనము కెపాసిటర్లు మరియు వోల్టేజ్ మూలాలు మాత్రమే ఉన్న లూప్ ఉంటే ఆకస్మిక మార్పులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైనా పరిమిత కరెంట్తో కెపాసిటర్ వద్ద వోల్టేజ్లో ఆకస్మిక మార్పులు చేయలేము అది అనంతమైన కరెంట్తో మాత్రమే దీన్ని చేయగలము మనము ఒక కెపాసిటర్ తీసుకొని దాని అంతటా వోల్టేజ్ను వర్తింపజేస్తే అది అనంతమైన కరెంట్ను ఆకర్షిస్తుంది మరియు తరువాత కెపాసిటర్ వోల్టేజ్ ఆ వోల్టేజ్ సోర్స్ ల విలువకు మారుతుంది అదేవిధంగా వోల్టేజ్ సోర్స్ మరియు కెపాసిటర్ యొక్క లూప్ ఉంటే అదే జరుగుతుంది విద్యార్థి మనము VC1 అంటే కెపాసిటర్ C1 వద్ద వోల్టేజ్ ని కూడా లెక్కించవచ్చు ఇది 3 వోల్ట్లకు చేరుకుంటుంది మరియు తుది విలువ 0 కాబట్టి మన తరంగ రూపాని కి ఏమి జరుగుతుంది ఇది సమయ స్థిరాంకం 5 మైక్రో సెకన్లు కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ 3 వోల్ట్ల ఎక్స్పోనెన్షియల్ 5 మైక్రో సెకన్ల మరియు ఈ ఈక్వేషన్ 5V 3e-t5 అని వ్రాయగలము ఇది 5 వోల్ట్ కాదు ఎందుకంటే ఇది 5 వోల్ట్ అంటే ఇది 0 నుండి మొదలవాలి కానీ ఇది 2 వోల్ట్ల నుండి మొదలవుతుంది కాబట్టి ఇది 5 V 3 V e t 5 మైక్రో సెకన్లు